మానవ వనరుల నిర్వహణకు తిరిగి స్వాగతం ఈ రోజు మనము పరిహారం గురించి మాట్లాడతాము మనము ఇంతకు ముందు మొత్తం విషయాల గురించి మాట్లాడాము ఈరోజు మనం పరిహారం సమస్యతో ప్రారంభిస్తాము మీరు జీతాలను ఎలా నిర్ణయిస్తారు మీరు ఉద్యోగులకు ఏమి ఇవ్వాలి వారి పనికి సమయం కృషికి శక్తికి బదులుగా కాబట్టి చాలా చాలా ముఖ్యమైన అంశం దయచేసి మీరు ప్రశ్నలను గమనించండి మరియు ఈ రోజుల్లో ఒకటి నేను ఆన్లైన్లో లో వస్తాను నేను ప్రత్యక్ష ప్రసారం చేస్తాను ఏమైనా ప్రశ్నలు ఉంటే మేము చర్చించగలము కాబట్టి నేను సూచించిన మూలాలకు వెళ్దాం నేను ఈ రెండు పుస్తకాలను ప్రస్తావించాను మానవ వనరుల నిర్వహణ ఉత్పాదకత పని జీవిత లాభాల నాణ్యత కాస్సియో చేత మరియు నేను ఈ పాఠ్య పుస్తకాన్ని కూడా చూస్తాను ఒక పుస్తకం చాలాచోట్ల పాఠ్యపుస్తకంగా ఉపయోగించబడుతోంది మాతో సహా ఇది గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డి రాసిన మానవ వనరుల మేనేజింగ్ అనే పుస్తకం నాకు ఏడవ ఎడిషన్ ఉంది ఇది 2012లో ప్రచురించబడింది మీకు తరువాత ఎడిషన్ ఉంటే అది కూడా సహాయపడుతుంది పరిహారం అంటే ఏమిటి మొదట కొన్ని ప్రాథమిక నిబంధనలతో వ్యవహరిద్దాం ప్రతిరోజు మేము ఈ పదాలను చూస్తాము కానీ ఈ నిబంధనలు ఏమిటి మరియు వాటి అర్థం ఏమిటో చూద్దాం మొదటి పదం మేము మొత్తం పరిహారం గురించి మాట్లాడతాము ఇప్పుడు మొత్తం పరిహారం అంటే ఆధార పరిహారం ప్లస్ మీ జీతం లేదా పే చెల్లింపులు ప్లస్ మీ ప్రయోజనాలు మీలో ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ప్రాథమిక వేతనం యొక్క భావన తెలుస్తుంది మన మందరం ఈ పదం గురించి విన్నాము మూల వేతనం మరియు దానికి అదనంగా ఏదైనా దానిలో ఒక శాతం ఇప్పుడు కొన్ని ప్రభుత్వ సంస్థలలో మాకు గ్రేడ్ పే అనే భావన కూడా ఉంది మరియు అంటే ప్రాథమిక వేతనం యొక్క స్లాబ్ ఆధారంగా మీ ఇంటి అద్దె భత్యం మీ ప్రయాణ భత్యం మీ టెలిఫోన్ భత్యం ఇవన్నీ మీ మూల వేతనంలో ఒక శాతం కొన్నిసార్లు ఇది ఒక శాతం ఇంటి అద్దె భత్యం సాధారణంగా మీ ప్రాథమిక వేతనంలో ఒక శాతం మరియు ఇది నగరం నుండి నగరానికి మారుతుంది ఆ నగరం ఎంత ఖరీదైనది అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఢిల్లీ లేదా బొంబాయి బెంగళూరు వంటి చాలా ఖరీదైన నగరాలలో ఇంటి అద్దె భత్యం చాలా ఎక్కువ ఒక చిన్న పట్టణమైన ఖరగ్పూర్ లేదా పశ్చిమ బెంగాల్ లోని పురులియా లేదా హిమాచల్ ప్రదేశ్లో మనకు పట్టణాలు ఉన్నాయి ధర్మశాల లేదా హమీర్పూర్ లేదా బిలాస్పూర్ వంటి చిన్న పట్టణాలతో పోలిస్తే కాబట్టి ఇవి అదనపు ప్రయోజనాలు కానీ ప్రాథమిక వేతనం అంటే ప్రాథమిక జీవితం మిగతావన్నీ లెక్కించబడ్డాయి ఇక్కడ రెండవ పదాన్ని ప్రోత్సాహకాలు అంటారు ప్రోత్సాహకాలు ప్రోగ్రాంలు ఉద్యోగుల అనుభూతి కోసం మంచి పనితీరు కోసం రూపొందించబడ్డాయి కాబట్టి ఉదాహరణకు మీరు ఏదో చేస్తారు నా ఉద్దేశ్యం ఈ విషయాలు ముందే నిర్వచించబడ్డాయి మరియు చెప్పండి విద్యావిధానంలో ఐఐటీల వంటి ఉన్నత విద్య యొక్క సీనియర్ ఇన్స్టిట్యూట్లలో ఐఐటి ఖరగ్పూర్ కోసం మాకు ఇంకా అలాంటి ప్రణాళిక లేదు ఐఐఎంలలో నేను విన్నాను ఉంటే నాకు చాలా ఖచ్చితంగా తెలియదు మీరు మంచి జర్నల్ అయినా హార్వర్డ్ బిజినెస్ రివ్యూ లేదా Sloan మేనేజ్మెంట్ రివ్యూ లేదా ఏదైనా అలాంటి మంచి ప్రపంచంలో అగ్రశ్రేణి జర్నల్లో ప్రచురించడం అప్పుడు మీకు ఇవ్వబడుతుంది ఇది అదనపు మొత్తం డబ్బు మీ అసాధారణమైన పనితీరు కోసం బహుమతిగా కాబట్టి లేదా కొన్ని సంస్థలు నేను ఔషధ పరిశ్రమలో నమ్ముతున్నాను ప్రయాణం పరిశ్రమలో కూడా వారు మీకు ఒక ప్యాకేజీని ఇస్తారు కాబట్టి ఇది ప్రోత్సాహకం వారు ఒక నిర్దిష్ట కేటాయింపు చేస్తారు మీరు చేసిన ఏదైనా అదనపు అమ్మకాల కోసం ఏదైనా అదనపు క్లయింట్లు మీరు సంస్థ కోసం తీసుకువచ్చారు దానిలో ఒక శాతం ఉండవచ్చు ఇది మీ వద్దకు వెళుతుంది కాబట్టి ఇవన్నీ పే ప్రోత్సాహకాలు ఇవి మీ ప్రాథమిక వేతనంలో ఒక శాతంగా లెక్కించబడ్డాయి మరియు ఈ ప్రోగ్రాం లు ప్రత్యేకంగా రూపొందించబడినవి ఉద్యోగులకు ప్రతిఫలం ఇవ్వడం వారి తోటి వారి కంటే మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ఇక్కడ మూడవది ప్రయోజనాలు లేదా పరోక్ష పరిహారం ఇవి అదనపు కార్యక్రమాలు జీవితంలో పని కాని అంశంలో ఉద్యోగి యొక్క సౌకర్యం స్థాయిని పెంచడానికి అభివృద్ధి చేయబడ్డాయి ఇప్పుడు ఇది పదం ఇది ఒక వివరణ నేను నాతో ముందుకు వచ్చాను మరియు మీరు వీరిని చూసినప్పుడు ప్రయోజనాలు అదనంగా మీ జీవితాన్ని పనికి మించినవి మరింత సౌకర్యవంతమైనవి కాబట్టి వాటిలో ఆరోగ్య బీమా ఉంది మనం కలిగివున్న వాటిలో అవి ఉన్నాయి నీకు తెలుసా మేము ఒకటి కలిగి ఉన్నాము అది ఎల్ టి సి ప్రయాణ రాయితీని వదిలేయండి ప్రభుత్వ సేవలలో ఇవి ఒక సంస్థ యొక్క ఉద్యోగి సౌకర్యవంతమైన స్థాయిలను పెంచే అదనపు విషయాలు ఎందుకంటే మొదట మనం మాట్లాడిన కొన్ని ఉపన్యాసాల గురించి తిరిగి చెప్పుకుంటాం ఒక సంస్థలో ఏ మానవుడు ఉత్పత్తి యొక్క మూలం మాత్రమేకాదు మానవుడు మానవుడు కూడా నేను ఒక వ్యక్తిని నాకు ఒక కుటుంబం ఉంది నాకు కనెక్షన్లు ఉన్నాయి నేను ఆరోగ్య అవసరాలు కలిగి ఉన్నాను నేను ప్రతి రాత్రి నిద్ర పోవాలి నేను కొంత పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి నేను సెలవులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీజీవితంలో ఒక భాగం మన అనుబంధం సంస్థతో మరియు సంస్థ మనల్ని లోపలికి తీసుకువెళ్ళినప్పుడు వారు ప్రయత్నించి మనల్ని చూసుకుంటారు వారి పని కోసం భర్తీ చేస్తారు మేము చేస్తాము మరియు వారు కూడా ప్రయత్నిస్తారు మరియు చూసుకుంటారు పనిచేయని ఉద్యోగుల వైపు వారికి మరింత సౌకర్యవంతంగా ఉండటానికి కాబట్టి మీకు క్రీచ్లు ఉన్నాయి మీరు పాఠశాలలో కలిగి ఉన్నారు మీరు దీన్ని కలిగి ఉన్నారు మీ పెద్ద హుల్లాభాలో ఢిల్లీలో పాఠశాలల నిర్వహణ కోటా గురించి అది బహుశా దుర్వినియోగం అవుతోంది మరియు కనుక నా ఉద్దేశం ఇవన్నీ కేవలం ప్రోత్సాహకాలు అంటే మీరు ఒక సంస్థలో భాగమైతే మీరు పెద్ద వహించడానికి కొంచెం మీరు అదనపు దాన్ని పొందుతారు కాబట్టి ఇది మీకు సహాయపడుతుంది మీ ఇతర పనికిరాని అవసరాలను మరియు మీ కుటుంబ అవసరాలను చూసుకోండి ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఉంది వాటిని పెర్క్విసైట్స్ అంటారు లేదా సాధారణంగా ప్రోత్సాహకాలు అని పిలుస్తారు ఇది సంస్థలో కొంత ప్రత్యేక హోదాతో ఉద్యోగులకు అందుబాటులో ఉంది మరియు ఇది నేరుగా నిర్వహణ కోటా వ్యాపారంకి సంబంధించినది కాబట్టి మీరు పాఠశాల పాలకమండలిలో భాగమైతే ఉదాహరణకు మీ పిల్లవాడు లేదా మీకు తెలిసిన ఎవరైనా లేదా మీకు వ్యక్తిగత ఆసక్తి ఉన్న ఎవరైనా కూర్చోకుండా ప్రవేశించవచ్చు మిగిలిన ప్రేక్షకులతో పోటీ లేకుండా కాబట్టి మీకు అక్కడ కొద్దిగా హ్యాండిల్ ఉంటుంది మీకు కొంత ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది ఎందుకంటే మీరు చేస్తున్నది సంస్థ కోసం చాలా పని మేము మీకు అనుమతి ఇస్తాము సంస్థ నుండి ఈ ప్రయోజనం ఉంది ఉదాహరణకు సేవా పరిశ్రమలో మీరైతే హోటల్లో పని చేస్తున్నప్పుడు మీకు నిర్దిష్ట సంఖ్యలో భోజనాలు లేదా హిందువులకు అనుమతించబడతాయి కొంత సంఖ్య భోజనం హోటల్లో ఉచితంగా ఇస్తారు లేదా మీరు సంవత్సరంలో నిర్దిష్ట రోజులలో హోటల్లో ఉండటానికి అనుమతించబడవచ్చు లేదా మీరు ప్రయాణ పరిశ్రమలో ఉంటే మీరు ఉచిత ప్రయాణానికి నిర్దిష్ట సంఖ్యలో పాస్లు లేదా టికెట్లను పొందవచ్చు విమానయాన సంస్థలు లేదా రైల్వేలో చెప్పండి కాబట్టి వీటన్నింటినీ పెర్క్విసైట్స్ అంటారు ఎందుకంటే మీరు సంస్థలో కొంత ప్రత్యేక హోదా కలిగి ఉన్నారు మీరు ఉద్యోగి మీరు వస్తువులను పొందుతారు ఇతరులు అదే స్థితిలో లేనివారు నీకు లభించరు కాబట్టి ఇవి ప్రోత్సాహకాలు లేదా అవసరాలు పరిహార వ్యవస్థను మీరు ఎలా డిజైన్ చేస్తారు కొన్ని సవాళ్లు ఉన్నాయి మనం వ్యవస్థ రూపకల్పన గురించి ఆలోచించినప్పుడు మా ఉద్యోగులకు పరిహారం ఇవ్వడానికి పని కోసం వారు చేస్తారు దీనికి సంబంధించిన కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ సవాళ్ళు చూడండి మేము మా ఉద్యోగులకు ఉత్తమమైనవి ఇవ్వాళనుకుంటున్నాము కాబట్టి వారు వారి ఉత్తమ ఉత్పత్తి మాకు ఇవ్వగలరు మేము వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి వారు సంస్థలో ఒక భాగంగా ఉండటం వల్ల వారు సుఖంగా ఉంటారు మరియు వారు ప్రతిగా ప్రతిస్పందిస్తారు అద్భుతమైన పని చేయడం ద్వారా వారు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు అది మా సంస్థకు లభిస్తుంది కాబట్టి మేము వారికి ఎక్కువ ప్రయోజనాలను ఇవ్వగలము కాబట్టి ఇది ఒక చక్రం మీరు వారితో బాగా వ్యవహరిస్తారు వారు మీతో పని చేయాలనుకుంటున్నారు వారు మీతో ఉండాలని కోరుకుంటారు వారు మీకు వారి ఉత్తమ ఉత్పత్తిని ఇస్తారు అది విలువకు జతచేస్తుంది మీ సంస్థ తన ఖాతాదారుల కోసం ఉత్పత్తి చేస్తుంది అది ఎక్కువ ఆదాయాన్నితెస్తుంది మీరు ఆ ఆదాయాలను మీ ఉద్యోగులతో పంచుకోండి మరియు వారు క్రమంగా కృతజ్ఞతతో భావిస్తారు లేదా వారు సంతృప్తి చెందుతారు వారు మంచి పని చేస్తారు కాబట్టి వారికి పరిహారం చెల్లించారు కాబట్టి వారి నిబద్ధత పెరుగుతుంది కాబట్టి మేము మా ఉద్యోగులకు ఉత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నాము మాకు మూల వేతనం కావాలి మేము వారికి ప్రయోజనాలను ఇవ్వాలనుకుంటున్నాము ఏమైనా మేము భరించగలను మేము వారి కుటుంబాలను వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాము ఈ సమ్మేళనాలు టాటా వంటి ఉదాహరణకు వారి సొంత సంఘాలు ఉన్నాయి లేదా మీకు ఈ పారిశ్రామిక టౌన్షిప్లు ఉన్నాయి అవి వారి సంఘాలను కలిగి ఉన్నాయి వివిధ ప్రదేశాలు మరియు వారు తమ సొంత పాఠశాల వారి సొంత ఆసుపత్రి వారి సొంత క్లబ్ వారి సొంత సమాజ వ్యవస్థ సాయుధ దళాలలో లేదా భారతీయ రైల్వేలో కూడా మనకు ఈ విషయం ఉంది ఉదాహరణకు సివిల్ సర్వీసెస్ కాబట్టి పారామిలిటరీ దళాలు మన సొంత క్లబ్ను కలిగి ఉన్నాయి మరియు కాబట్టి ఈ విషయాలు సంస్థతో మీ బంధం మెరుగుపరచండి కాబట్టి మనం ప్రజలకు చాలా విషయాలు ఇవ్వాలనుకున్నప్పుడు మేము వారికి అనేక రకాల వేతనాలు ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాలను ఇవ్వాళనుకుంటున్నాము మరియు అది నిజంగా క్లిష్టం అవుతుంది కాబట్టి మేము కూడా ఈ ప్రోత్సాహక వ్యవస్థలను ఊహాత్మక మిషన్తో సమలేఖనం చేయాలనుకుంటున్నాము సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలు కాబట్టి మేము అతిగా వెళ్ళము అనే నిబంధనతో కాబట్టి అవును మేము మా ఉద్యోగులకు పరిహారం ఇవ్వాలనుకుంటున్నాము కానీ మేము కూడా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాము మేము కూడా లాభాలు పొందాలని అనుకుంటున్నాము మనమంతా ఆనంద జీవులం సంస్థలు వ్యక్తిగత సంస్థలుగా పరిగణించబడినప్పుడు అవి కూడా హేడోనిస్టిక్ హేడోనిస్టిక్ ద్వారా నేను సగటు స్వీయ సేవ స్వీయ కేంద్రీకృత కాదు కానీ యూనిట్లు ముందు తమను తాము చూసుకుంటాయి వారు వేరొకరిని చూసుకుంటారు కాబట్టి మనమందరం హేడోనిస్టిక్ మరియు మేము మేమoతట మేమే పెద్ద వహించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మన వ్యూహాత్మక లక్ష్యాలతో మనం ఏమి చేసినా సంస్థ చేయాలి మరియు మీరు అనేక రకాల విషయాలను అందించాలనుకుంటే అది కష్టం అవుతుంది ఉదాహరణకు మునుపటి ఉపన్యాసాలలో ఒక దానిలో మేము మాట్లాడిన శిక్షణ ఉంది అంటే మేము మా ఉద్యోగులకు ముఖ్యంగా ప్రకాశవంతంగా సవాళ్లను ఆస్వాదించే వారికి శిక్షణ ఇస్తాము కాబట్టి మేము ఈ ఉద్యోగులకు శిక్షణ ఇస్తాము మరియు వారు ఆ సవాలును తీసుకుంటారు ఆపై వారు మా పోటీదారులచే ఉపాధి పొందుతారు కాబట్టి మనం ఎక్కడ గీతను గీస్తాము కాబట్టి దానిని నిర్ధారించడానికి మేము వారి శిక్షణ ద్వారా ప్రయోజనాన్ని పొందుతాము సంస్థలుగా మేము వాటిని ఒక బంధంపై సంతకం చేస్తాము మనం చెప్పవచ్చు మీరు ఎంబీఏ పొందవచ్చు మీ ఫీజు కోసం మేము చాలా డబ్బులు ఇస్తాము మీరు వెళ్ళండి మీరు మీ ఎంబీఏ సంపాదిస్తారు మీరు బాగా ప్రదర్శిస్తారు కానీ మీరు డిగ్రీ పొందిన తర్వాత మీరు డబ్బును తిరిగి చెల్లించాలి మీరు సంస్థను వదిలి వేయాలనుకుంటే మీరు డబ్బు తిరిగి చెల్లిస్తారు లేదా మీరు మాతో ఐదేళ్ళు పని చేస్తారు కాబట్టి మీ విద్య కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని మీరు చేసే మంచి పని ద్వారా లాభాల రూపంలో డబ్బును భర్తీ చేస్తారు ఇది కేవలం ప్లస్ మైనస్ గేమ్ కాబట్టి మనకు అవసరం సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో మనం ఏమి చేసిన సమలేఖనం చేయండి మరొక సవాలు సమర్పణ అనేక రకాల పాలసీలు మరియు విధానాలు ఉన్నాయి అవిపాతుకుపోవాల్సిన అవసరం మరియు సంస్థ యొక్క ప్రత్యేక లక్షణాలు మరియు పర్యావరణానికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు చమురు మరియు సహజ వాయువు కంపెనీల గురించి మాట్లాడుకుందాం సంస్థలు ఒప్పందం చమురు మరియు సహజ వాయువు లేదా మైనింగ్ కార్యకలాపాలు లేదా ఉత్పాదక రంగాలతో వాటి సెటప్లు నగరాల నుండి దూరంగా ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి వారి ఉద్యోగులకు ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి ఇప్పుడు మైనర్లు ఉదాహరణకు వాస్తవానికి గనుల్లోకి వెళ్లే ప్రజలు ఊపిరితిత్తుల సమస్యలను అభివృద్ధి చేస్తారు ఎందుకంటే వాయువులు విషపూరితమైనవి మీకు తెలుసా గనుల నుండి వెలువడే వాయువులు విషపూరితమైనవి ఎప్పుడు డ్రిల్లింగ్ జరుగుతోంది వీటి ద్వారా వచ్చే దుమ్ము మీ ఊపిరితిత్తులలోకి వస్తుంది మరియు నిజంగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వారు వ్యవహరించే ప్రత్యేకత కలిగిన డిస్పెన్సరీ లేదా ఆసుపత్రిని కలిగి ఉండాలి శ్వాసకోశ లోపాలు ఉదాహరణకు కాబట్టి వారి అవసరాలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి కాబట్టి వీటికీ మనం ఏది ఇచ్చినా ప్రజలు పర్యావరణానికి అనుగుణంగా ఉండాలి వారు పని చేయాల్సి ఉంటుంది మేము ప్రజలకు చేయవలసిన అవసరం నా ఉద్దేశం ఈ సంస్థలో పని చేస్తున్న ప్రజలకు గట్టి టోపీలు ధరించడం మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడం తప్పనిసరి కానీ మేము కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాము కనుక బహుశా మేము మైనర్ల ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు చేస్తాము మనది మైనింగ్ సంస్థ అయితే మనం ప్రజల ఆరోగ్యం కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు వారి సెలవుల పరిహారం కంటే మేము వారికి సెలవు ప్రయోజనం ఇవ్వకపోవచ్చు కానీ ఆరోగ్య సమస్యల కోసం మేము కచ్చితంగా వాటిని భర్తీ చేస్తాము కాబట్టి మేము కూడా ఎందుకంటే వీటి స్థాపన ప్రధాన నగరాలకు దూరంగా ఉన్నాయి వారి పిల్లలకు మంచి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని మేము కూడా నిర్ధారిస్తాము వారి జీవిత భాగస్వాములకు పనిచేయడానికి స్థలం ఉందని మేము కూడా నిర్ధారించవచ్చు ఎందుకంటే ఈ ప్రజలు మళ్ళీ అక్కడికి వచ్చే వారు తప్ప మనకు ఒక జంట ప్రణాళిక ఉంటుంది మేము వారిని సంస్థకు తీసుకురావడానికి ఇష్టపడకపోవచ్చు లేదా వారు వస్తే మేము దానిని నిర్ధారించుకోవాలి వారి జీవిత భాగస్వాములకు ఇంకేమైనా చేయవలసి ఉంటుంది కాబట్టి వారు మాతో ఉండాలని నిర్ణయించుకుంటారు నేను దీనిని సాయుధ దళాలలోచూశాను ఇతర కాలనీల గురించి నాకు చాలా ఖచ్చితంగా తెలియదు సాయుధ దళాలలో ప్రత్యేకంగా అధికారుల భార్యలు అర్హత ఉంటే అర్హత ఉన్నట్టు కనుగొంటే వారిని ఈ సాయుధ దళాల ఏర్పాటులో ఉన్న కేంద్ర పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రాధాన్యతనిస్తారు సాధారణ కారణం కోసం వారికి ఏదైనా అవసరం అవి సులభంగా లభిస్తాయి కాబట్టి సులభంగా వారిని నియమించుకోవచ్చు వారు అన్ని ఇతర కారణాలపై అర్హత పొందుతారు మరలా ఇది అలిఖిత నియమం కోట్ చేయకూడదు కానీ ఇది ప్రజల సమాచారం కాబట్టి నేను ఈ పోర్టల్ లో మీతో పంచుకుంటున్నాను కనుక మేము మా ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేయాలి కాబట్టి వారు సంస్థ యొక్క అవసరాలను మరియు ప్రజల అవసరాలను తీర్చడానికి సంస్థలో పని చేస్తారు ఇప్పుడు మేము ఈక్విటీని ఎలా అంచనా వేస్తాము ఈక్విటీ అంటే ఏమిటి మొదట దాని గురించి చర్చిద్దాం ఈక్విటీ అంటే ఒక రకమైన భావం అంటే ప్రజలకు న్యాయం ఈక్విటీ అంటే నా ఇన్పుట్ అని నేను భావిస్తున్నాను నా సంస్థ నుండి నేను పొందేది పని పరంగా సమానంగా ఉంటుంది లేదా న్యాయంగా ఉంటుంది కాబట్టి వివిధ ఈక్విటీ రకాలు మాకు అంతర్గత ఈక్విటీ ఉంది సాపేక్ష పరంగా అంతర్గత ఈక్విటీ ఒక సంస్థకు వ్యక్తిగత ఉద్యోగాల విలువ అంచనా వేయబడుతుంది మరియు సరసమైన పే రేట్లు ఉన్నాయో లేదో అంచనా వేయబడుతుంది అంతర్గత ఈక్విటీ చాలా సరళంగా చెప్పాలంటే ఒక నిర్దిష్ట స్థాయిలో ఉద్యోగంలో ఉంటే లేదా సంస్థలో నా ఉత్పత్తి A అయితే అదే అర్హతలు ఉన్న మరొక వ్యక్తి మరియు శిక్షణ నేను అదే ఉత్పత్తిని కలిగి ఉంటే ఎక్కువ లేదా తక్కువ ఒకే జీతం మరియు లాభాలు ఉండాలి దాని అంతర్గత ఈక్విటీ అంటారు నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ని నేను X మొత్తాన్ని జీతంగా పొందుతాను మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను అదే సమయంలో చేరాము అదే రకమైన పని చేస్తున్నాము నాకు పని లభిస్తుంది పొందాలి పొందాలి అని నేను భావిస్తున్నాను నాకు లభించేది x జీతం మొత్తం ప్రయోజనాలు x మొత్తం ఈ వ్యక్తి నాకన్నా తక్కువ సంపాదిస్తే నేను అసౌకర్యంగా భావిస్తాను ఈ వ్యక్తి నాకన్నా ఎక్కువ సంపాదిస్తే మళ్లీ నేను అసౌకర్యంగా భావిస్తాను కాబట్టి అదే అంతర్గత ఈక్విటీ మేము ఒకే రకమైన లక్షణాలు ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు మరియు నా తోటి వారికి అవుట్పుట్ కూడా మేము చేసినవి పోల్చాము తదుపరి బాహ్య ఈక్విటీ బాహ్య ఈక్విటీ అంటే సంస్థ వెలుపల పోటీ మార్కెట్ రేట్ల పరంగా సరసమైన భావం మళ్లీ నేను విద్యా వేత్తలను ఉదాహరణ తీసుకుంటాను నేను నా జీతం మరియు ప్రయోజనాలను మాత్రమే సంస్థలోని తోటివారితో పోల్చను నా జీతం మరియు ప్రయోజనాలను నా తోటి వారితో ఇలాంటి మరొక సంస్థలో కూడా పోలుస్తాను నేను తనిఖీ చేయడానికి నా తోటివారితో ఇతర అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఇతర ఐఐటీలలో చూడటానికి ఎంత జీతం వారు పొందుతున్నారు చెప్పండి నేను x సంవత్సరంలో చేరాను ఇది నా జీతం ఇది ప్రోత్సాహకాలు నేను పొందుతున్నాను ఇవి ప్రయోజనాలు నాకు లభిస్తుంది ఇవి ప్రోత్సాహకాలు నాకు లభిస్తుంది మీకు ఏమి లభిస్తుంది మేము అదే సంవత్సరంలో అదే డిగ్రీతో పట్టభద్రులయ్యాము పోల్చదగిన సంస్థ ద్వారా మేము ఉద్యోగం పొందాము మీకు ఏమి లభిస్తుంది మీరు ఎంత పని చేస్తారు మరియు మీకు ఏమి లభిస్తుంది ఆపై నాకు ఒక మాదిరి జీతం చెల్లించబడుతుందా లేదా నిర్ణయిస్తాను మరియు ఇది ఏమిటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా hullabaloo ఎందుకు జరుగుతుంది చాలా మంది అంటున్నారు సంస్థ యొక్క ఉద్యోగులు దీనిని పొందుతున్నారు మనం ఎందుకు దాన్ని పొందడం లేదు కాబట్టి అంటే ఇది ఏమిటి వ్యక్తిగత ఈక్విటీ ప్రతి వ్యక్తి యొక్క చెల్లింపు న్యాయంగా ఉందా దానికి సంబంధించి ఇతర వ్యక్తుల లేదా ఇలాంటి ఉద్యోగాలు చేసేవారి ఇప్పుడు వ్యక్తిగత ఈక్విటీ అంతర్గత లేదా బాహ్య ఈక్విటీ పరంగా ఉండవచ్చు కాబట్టి ఇవి కేవలం కొన్ని నిబంధనలు మేము వ్యవహరిస్తాము సరసమైన చెల్లింపు మేము ఫెయిర్ పే గురించి మాట్లాడేటప్పుడు అంటే ఈక్విటీ అంచనా సరసమైన వేతనం నా అవగాహన నా సంతృప్తి నేను పొందుతున్నది ఏమైనా నేను విలువైనది ఉద్యోగులకు చెల్లించండి సాధారణంగా సమానంగా చూస్తారు ఈ నిబంధనలు అంతర సంబంధితo పనికి సమానమైన వేతనాన్నిమీరు ఎలా నిర్ణయిస్తారు ప్రతి వ్యక్తి న్యాయమైన రాబడి ఉంటే వారు సరసమైన రాబడి పొందాలి దేని కోసం వారు తమ ఉద్యోగాలకు దోహదం చేస్తారు నేను ఒక నిర్దిష్ట గంటల సంఖ్య ఉంచినట్లయితే నా అవుట్పుట్ కొంత మొత్తం అయితే అప్పుడు నేను x మొత్తం పొందాలి అది నా అవగాహన పనికి సమానమైన వేతనం అన్ని సామాజిక పోలిక భావనను కలిగి ఉంటాయి ఉద్యోగులు నిర్ణయించిన చోట వారి సహచరులు మరియు సహోద్యోగులతో ఇన్పుట్ అవుట్పుట్ మరియు ఉత్పాదనలు వారు పోల్చిన తర్వాత వారికి సమానమైన రాబడి ఎలా ఉండాలి కాబట్టి అంచనా వేయడానికి నా సొంత ప్రమాణాలు మాత్రమే కాదు నాకు ఏది సరైంది నేను కూడా నా తోటి వారితో మరియు సహోద్యోగులతో పోల్చాను ఇది నేను నీకు చెప్పిన దానికి దాదాపు పునరావృతం తమను తాము గ్రహించే ఉద్యోగులు అసమానతలతో ఉన్నారని ఊహిస్తాయి ఆ అసమానతలు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఇది పంపిణీ యొక్క సూత్రం మేము కొద్ది సేపట్లో దాని గురించి మాట్లాడతాము కానీ నేను నా పని కన్నా ఎక్కువ పొందుతున్నాను అని భావిస్తే దానిని నేను ఉంచుతాను లేదా పని కన్నా తక్కువ అయితే దానిని ఉంచుతాను నేను నా వద్ద అది సమతుల్యం చేయడానికి చివరన ఏదో చేస్తాను కాబట్టి నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటే తక్కువ పని చేయాలని నేను నిర్ణయించుకోవచ్చు నేను చెబుతాను నేను కనీసం చేస్తాను అది మన స్వాభావిక భావన నేను ఎందుకు అదే వేతనం పొందుతాను ఎందుకు పని చేయాలి నేను కనీసంగా చేస్తే నేను ఏమి పొందుతాను అనే దాని మధ్య పెరుగుతున్న వ్యత్యాసం ఇంకా ఏంటి నేను కొంచెం అదనపు లేదా చాలా అదనపు చేస్తే చాలా ఎక్కువ కాదు లేదా తేడా లేదు కాబట్టి ఎక్కువ పని చేయకూడదు కాబట్టి నేను నా పనిని తగ్గించుకుంటాను లేదా నా జీతంను ఇతరులతో పోలిస్తే తక్కువగా ఉంటే అప్పుడు నేను కనుగొంటాను ఇంకా ఏమి చేయాలి అదే మొత్తంలో పని చేయడానికి లేదా నా తోటి వారికి సమానమైన జీతం పొందడానికి కాబట్టి నేను విషయాలను తెలుసుకుంటాను ఆపై నేను నా పని శైలిని తదనుగుణంగా సర్దుబాటు చేస్తాను అభివృద్ధి చేయడానికి ప్రమాణాలు పరిహార ప్రణాళిక పరిహార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలి మేము అంతర్గత మరియు బాహ్య ఈక్విటీని కలిగిఉంటాము మాకు స్థిర మరియు చర పే ఉంది మాకు వివిధ మార్గాలు ఉన్నాయి ఇది మేము పరిహార ప్రణాళికను అభివృద్ధి చేస్తాము మేము కనుక్కుంటాము మేము పొందుతున్నామా మేము అంతర్గత మరియు బాహ్య ఈక్విటీని ప్రారంభించాలా మేము కోరుకుంటున్నాము మేము ఎలా సమతుల్యం కోరుకుంటున్నాము ఈ కృతి యొక్క భావన మనం ఏమి చేయాలి కాబట్టి మా ఉద్యోగులు అలా భావిస్తారు వారు చక్కగా చికిత్స పొందుతున్నారు మేము కూడా తెలుసుకోవాలనునుకుంటున్నాము ఎంత స్థిర వేతనం మేము వారికి ఇవ్వాలనుకుంటున్నాము మరియు ఎంత చర పే మేము వారికి ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి పరిహారం నెలవారీగా చెల్లించబడుతుందా లేదా అవుతుందా ఇది పనితీరు కంపెనీ లాభాల వంటి విషయాలపై ముందుగా ఏర్పాటు చేసిన ప్రమాణాలపై హెచ్చుతగ్గులకు లోనవుతుంది మేము వారికి కమిషన్లు ఇవ్వబోతున్నామా వారు తీసుకువచ్చిన ఖాతాదారుల సంఖ్యపై కాబట్టి ఈ విషయాలపై మేము నిర్ణయించడం అవసరం కాబట్టి ఈ కారకాలు అన్నింటిని మనం పరిగణలోనికి తీసుకోవాలి అప్పుడు మా పనితీరు మరియు సభ్యత్వం ఉన్నాయి ఫలితంగా పురోగతి సంభవిస్తుందా సంస్థ యొక్క దశ వారు ఉన్నారు లేదా ఇది పనితీరు కారణంగా జరుగుతుందా కాబట్టి మీరు ఉంటే నిర్దిష్ట సంఖ్యలో విషయాలను సాధించండి మీకు ఇంత ఎక్కువ వేతనం లభిస్తుంది లేదా మీరు సంస్థలో చాలా సంవత్సరాలు ఖర్చు చేశారు మీరు మీ ప్రమోషన్ పొందుతారు మీరు ముందుకు సాగండి మరియు మీ జీతం స్వయంచాలకంగా పెరుగుతుంది కాబట్టి అది మరొక సమస్య మరొకటి వ్యక్తిగత వేతనానికి వ్యతిరేకంగా ఉద్యోగం కంపెనీ పరిహారం ఆధారంగా ఒక నిర్దిష్ట ఉద్యోగానికి ఎలా విలువ ఇస్తుంది లేదా దానిపై ఆధారపడి ఉంటుంది ఒక ఉద్యోగి నా ఉద్యోగానికి ఎంత నైపుణ్యం మరియు జ్ఞానం తెస్తాడు ఇప్పుడు మేము ఉద్యోగ సంబంధిత వేతనం గురించి మాట్లాడేటప్పుడు సరే ఈ ప్రత్యేకమైన కార్యాచరణ చాలా ఉంది సంస్థకు ముఖ్యమైనది కాబట్టి దీన్ని చేయగా ఎవరైనా ఇతరుల కంటే ఎక్కువ వేతనం పొందుతారు విషయాలు అంచనా వేయడానికి ఒక మార్గం ఏమిటంటే ఎవరైనా అతని లేదా ఆమె తోటి వారి కంటే మెరుగైన పనితీరు కనబరుస్తారు లేదా అతని లేదా ఆమె తోటి వారి కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న వారికి ఎక్కువ జీతం లభిస్తుంది కాబట్టి ఒకటి ఉద్యోగం యొక్క సాపేక్ష ప్రాముఖ్యత మరొకటి నైపుణ్యం సమితి యొక్క ప్రాముఖ్యత ఆ వ్యక్తి తెస్తాడు నా దగ్గర ఏమీ ఉంది సంస్థకు తోడ్పడే సామర్ధ్యం ఏమిటి నా జీవితం నిర్ణయిస్తుంది మరొకటి సమతావాదం వర్సెస్ ఎలిటిజం పరిహార ప్రణాళిక ఎక్కువ ఉద్యోగాలను ఇస్తుందా అదే పరిహార వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పరిహారం పొందుతారా సంస్థాగత స్థాయి లేదా ఉద్యోగ ద్వారా వేర్వేరు ప్రణాళికలను కచ్చితమైన మార్గంలో లేదా అది సమూహం ఏర్పాటు చేస్తుంది కాబట్టి విభిన్నసమూహాల కోసం మీకు వేరే పే స్కేల్ ఉంటుంది ప్రజలు ఈ ప్రాంతం నుండి వస్తున్నారు అధిక వేతనం పొందుతారు ఈ పని చేసి అధిక వేతనం పొందుతారు ప్రజలు ఈ పని చేస్తే అంత డబ్బు రాదు కాబట్టి మీరు ఎలా నిర్ణయిస్తారు మీరు ఈ స్థాయిలను ఎక్కడ గీయాలి అని మీరు నిర్ణయించుకోవాలి ఎలా మీరు ఈ స్థాయిలను లెక్కించాలి నేను ఏమి చేస్తారు మరియు మీ ఎలా ఇవన్నీ మీ ఉద్యోగులకు తెలియజేస్తారు అది అతి పెద్ద సవాలు ఈక్విటీ గురించి ఇది సరసమైన భావం గురించి కాదు ఒక సంస్థ ఉంది ఈక్విటీ అనేది సరసమైన భావం ఉద్యోగులకు వారి సంస్థ ద్వారా చికిత్స ఉంటుంది కాబట్టి దాని మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మా మా ఉద్యోగులకు పరిహారం మార్కెట్ ధర చెల్లించాలా వద్దా అని కూడా మనం నిర్ణయించుకోవాలి లేదా వారికి పరిహారం ఇవ్వబడుతుందా మేము వారికి తక్కువ డబ్బు ఇస్తామా అనే దానికంటే మా పోటీదారులు వారికి ఏమి చేస్తున్నారు ఎందుకంటే అలా చేయగలిగాము లేదా మేము ఇస్తామా పోటీదారుల కంటే వారికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు మళ్ళీ నేను కొన్ని తీసుకుంటాను ఒక ఉదాహరణకు అదే చాలామందికి విజ్ఞప్తి చేయలేకపోవచ్చు ఏమైనప్పటికీ ఐఐటి మాకు తక్కువ చెల్లించినప్పటికీ జీతాలు మనలో చాలామంది ఇప్పటికీ ఇక్కడే ఉంటారు ఐఐటి వ్యవస్థ ద్వారా మనకు జీతాలు లభిస్తాయి ప్రజల కోసం మార్కెట్ రేటు పోల్చలేదు అదే నైపుణ్యంతో మాది అదే రకమైన ఉత్పత్తి ఉన్న వ్యక్తులు నిజాయితీ ఇన్పుట్ ఇది అందరికీ తెలుసు కానీ మనలో చాలా మంది ఇక్కడ ఉన్నారు పెద్ద సంఖ్యలో అవకాశాలు ఉన్నందున మనకు లభిస్తుంది ఇది జీతం ఆధారిత ఎంపిక కాదు నేను ఇక్కడ ఆలోచన స్వేచ్ఛ కారణంగా నేను పొందుతాను కాబట్టి ఐఐటి నిర్ణయించిన మళ్ళీ చేయను ఇది అక్కడ ఒక తరంగాన్ని ప్రారంభించాలి అనుకుంటుంది కానీ మనకు ఇది ఇప్పటికే తెలుసు మనకు లభించడం లేదు ప్రైవేటు రంగంలో నాతోటి వారిలాగే ఎక్కువ జీతం కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాము కాబట్టిఐఐటి చెప్పింది మాకు ఒక పేరు ఉంది మేము వారికి అవకాశాలు ఇస్తాము మేము వారికి ఇస్తాము సౌకర్యవంతమైన అని వాతావరణం మేము వారికి ఆలోచన యొక్క స్వాతంత్ర్యాన్ని ఇస్తాము మేము వారిని అనుమతించాము వారి బోధనతో సాధ్యమైనంత సృజనాత్మకంగా ఉండండి మరియు మేము వాటిని ఇవ్వకపోయినా చాలా ఎక్కువ డబ్బు ప్రజలు ఇస్తారు మరియు అది పని చేస్తోంది ఐఐటీ మన జీతం పెంచుతుంది మా జీతాలు పెరుగుతాయి మరియు ఎప్పుడు ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం పెంచుతుంది కానీ మా ఇన్పుట్లు ముడిపడి లేవు ప్రత్యేకంగా జీతాలకు కాబట్టి ఇది ఇదే కొత్త ప్రైవేట్ కళాశాలలు తమ ఉద్యోగులకు అధిక శ్రేణి జీతం ఇవ్వడానికి నిర్ణయించుకోవచ్చు ఖ్యాతిని నెలకొల్పేతవరకు కాబట్టి ఆకర్షించడానికి కొత్త అర్హతగల ఉద్యోగులు కొత్త సంస్థలు ఉన్నత విద్య కొత్త విశ్వవిద్యాలయాలు ఓహ్ మేము మీకు ఇస్తాము చాలా డబ్బు చాలా జీతం చాలా ప్రయోజనాలు మేముమీకు ఇల్లు ఇస్తాము మేము మీకు డ్రైవర్ ఇస్తాము మేము మీకు ఒక కారు ఇస్తాము మొదలైనవి వారి ఖ్యాతి ప్రారంభమైన తర్వాత స్థిరీకరించబడుతుంది ఇది ప్రజలు ఆకర్షించే డబ్బుగా మారింది కాబట్టి ఒకసారి వారి ప్రతిష్ట చిత్రీకరించబడిన తర్వాత వారు అయ్యో ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు పని యొక్క నాణ్యతను మెరుగు పరచండి మా ఉద్యోగులు చేస్తారు మరియు మేము చాలా జీతాలు పెంచకపోవచ్చు కానీ మేము క్యాంపస్ లో ఉన్న జీవన నాణ్యతను పెంచుతాము ద్రవ్య వర్సెస్ నాన్ మానిటరీ అవార్డులు పరిహార ప్రణాళికతో ఉద్యోగులను ప్రేరేపించడాన్ని నొక్కి చెబుతుంది చెల్లింపు మరియు ట్రాక్ ఎంపికల వంటి ద్రవ్య రివార్డుల ద్వారా లేదా అది ఒత్తిడి చేస్తుంది అసాధారణమైనది ఆసక్తికరమైన పని మరియు ఉద్యోగ భద్రత వంటి బహుమతులు చాలా ముఖ్యమైన ఇది నా గుండెకు చాలా దగ్గర ఐఐటీ వద్ద మరియు ఐఐఎం ల వంటి ఉన్నత విద్య యొక్క సంస్థలు మరియు బహుశా ఐ ఐఎస్సి కూడా నా దగ్గర ఉంది అనుభవజ్ఞుడైన ఐ ఐ ఎం మరియు నేను ఐఐటిను అనుభవించాను మరియు నేను మీకు చెప్తున్నాను నా ఉద్దేశ్యం అది అద్భుతమైన ఎంతో గొప్పది ఇక్కడ పని వాతావరణం ఉంది ఎందుకంటే చాలా ద్రవ్య పురస్కారం అయినప్పటికీ కొన్ని విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది కానీ ద్రవ్య బహుమతులు నిబంధనలు ఆలోచనా స్వేచ్ఛ పెరిగే అవకాశాలు నేర్చుకునే అవకాశాలు మన నుండి తప్పులు చాలా ఉన్నాయి మేము చెప్పేది తూర్పు లేదా పడమర ఐఐటీ ఉత్తమమైనది అంటే నాకు ఉత్తమమైనది ఎందుకంటే మనకు చాలా ద్రవ్యేతర బహుమతులు ఉన్నాయి మన దారికి వస్తున్నాయి మాకు అద్భుతమైన క్యాంపస్ ఉంది మన మధ్య అలాంటి స్నేహ భావం ఉంది మేము ఎక్కడికి వెళ్లిన ఇది నా కుటుంబం అని మేము అంటున్నాము ఇక్కడికి నేను తిరిగి వస్తాను నేను వెళ్తాను నేను మరో కాలేజీలో మూడు నెలలు బోధిస్తాను ఆరు నెలలు ఎనిమిది నెలలు ఒక సంవత్సరం కానీ నేను ఇంకా తిరిగి వస్తాను అంటే నా ఐఐటి ఇంటికి ఎందుకు ఎందుకంటే ఈ ద్రవ్యేతర బహుమతులు మరికొన్ని సంస్థలలో వారు చెబుతారు మీరు సెక్స్ చేస్తారు మీకు ఇంత డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఎక్స్ మరియు వై చేస్తూనే ఉంటారు మరియు మీరు సంస్థ లో ఉండండి ఎందుకంటే ఇది మీకు చాలా డబ్బు తీసుకువస్తుంది కాబట్టి ఆసక్తికరమైన పని మనం కలిగి ఉన్నాం నేను ఒక విద్యావేత్త ఎందుకంటే ప్రతిరోజు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం నన్ను నేను ఎప్పుడు నిపుణుడని చెప్పను నేను ఎప్పుడూ విద్యార్థిని అవుతాను మరియు అది నేర్చుకోవడం అది నన్ను కొనసాగిస్తుంది కాబట్టి నీకు విలువైనది ఏమైనా నా సంస్థ నిర్వహించాల్సిన అవసరం ఉంది చాలా సంస్థలలో పరిశోధనలను సహించేది ఉన్నత విద్య ఇది అవసరం నేర్చుకోండి ఈ సంస్థలో చేరిన ప్రజలు నేర్చుకోవాలి మరియు జ్ఞాన స్థావరం దోహదం చేయాలి అవి పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు వారికి ఆ అవకాశాలను ఇచ్చినంత కాలం వారు సంతోషంగా ఉంటారు కాబట్టి మీ సంస్థ ఏమి చేస్తుందో మీరు నిర్ణయించుకోవాలి మరియు ఉద్యోగులు ఎందుకు వస్తున్నారు ఏమి చేయాలనుకుంటున్నారు ఓపెన్ పే వర్సెస్ సీక్రెట్ పే ఉద్యోగులకు ఇతర కార్మికుల పరిహార స్థాయిల గురించి సమాచారానికి ప్రాప్యత ఉందా మరియు పరిహార నిర్ణయాలు ఎలా తీసుకుంటారు లేదా ఈ జ్ఞానం ఉద్యోగుల నుండి నిలిపివేయబడుతుంది మేము ప్రభుత్వ సంస్థ మేము సమాచార హక్కుకు లోబడి ఉంటాము మా జీతాలు బహిరంగంగా లభిస్తాయి మనం సంపాదించేది ఇది పబ్లిక్ రికార్డుల ద్వారా బహిరంగంగా లభిస్తుంది దాచడం లేదు కానీ నేను విన్నాను కొన్ని ప్రైవేటు సంస్థలలో జీతాలు ఎవరికి వెల్లడించలేదు దాచడానికి ఏమీ లేదు ఓకే ఆదాయ వనరు జీతం పొందండి మరియు అది ఉంది ఎవరైనా ఏదైనా పబ్లిక్ ఏ వ్యక్తి అయినా సంస్థను అడగవచ్చు మా జీతం ప్రమాణాలు ఏమిటి మరియు వారికి చెప్పడానికి సంస్థ కి కట్టుబడి ఉంటుంది కాబట్టి చట్టమా కాదా అని నిర్ణయించుకోవాలి మీ జీతం రహస్యంగా ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఉద్యోగులకు తెలియాలి ఇప్పుడు మీరు అసాధారణమైన పనితీరు కనబరిస్తే దానికోసం ప్రజలకు పరిహారం ఇవ్వండి అసాధారణమైన పనితీరును మీరు నిర్వహించినట్లు అయితేఅవతలి వ్యక్తిని ఏమి సంపాదిస్తున్నాడు నేను మీకు ఏమి చెప్పలేను మరోవైపు ఇతరులు ఏమి చేస్తున్నారో ప్రజలకు తెలుసు కానీ వారికి తెలియదు ఎందుకు ఎవరి జీతం మిగతా వారి కంటే ఎక్కువ అది చాలా ఉద్యోగులలో అసంతృప్తి అసౌకర్యానికి దారితీస్తోంది మరియు అది పురోగతికి హానికరం ఇది సంస్థ యొక్క ఉత్పాదకత కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇది ప్రజలకు చెప్పడం లేదా పంచుకోవడం సమాచారం నిర్దిష్ట సమాచారంపై తదుపరి స్థాయికి ఎలా వెళ్లాలి ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా ఎక్కువ ప్రయోజనాలను పొందడం లేదా ఏదైనా ఆపై వాస్తవానికి ఈ ఓపెన్ పేస్ సిస్టం పని చేయగలదు కేంద్రీకరణ మరియు వేతన నిర్ణయాల వికేంద్రీకరణ శ్వేత నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు వారు అవి పటిష్టంగా నియంత్రించబడిన కేంద్ర ప్రదేశంలో తయారు చేయబడ్డాయా లేదా వారు సంస్థ యొక్క యూనిట్లు నిర్వాహకులకు అప్పగించపడతారా మళ్లీ కాంట్రాక్ట్ పని కోసం నేను ఒక పరిశోధన సహాయకుడిని తీసుకోవాలనుకుంటే ఒకదానికి నా పరిశోధనా ప్రాజెక్టులు ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు అధికారం ఇవ్వబడింది మరియు నా సంస్థ నన్ను విశ్వసిస్తుంది నేను సరైన నిర్ణయం తీసుకుంటాను మరియు ఎవరికైనా పని కోసం పరిహారం ఇస్తాను వారు నా పరిశోధన ప్రాజెక్టు కోసం ఉంచారు మేము కనీసము కట్టుబడి ఉండాలి కానీ ఎవరైనా దానికంటే ఎక్కువ అర్హులు అయితే ఒక నిర్దిష్ట పరిమితి వరకు మనం వాటిని భర్తీ చేయవచ్చు కానీ నిర్ణయాలు అంతకన్నా ఎక్కువ కేంద్ర సంస్థ తీసుకుంటుంది మా విషయంలో ప్రభుత్వం చేత చేయబడింది కాబట్టి ఎవరినైనా ఉంచడానికి పే బ్రాకెట్ చెల్లించేది సంస్థ నిర్ణయం కానీ పే బ్రాకెట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం నిపుణులను నియమిస్తారు కాబట్టి మీ సంస్థ కొన్ని పనులను ఎలా చేయాలి అనుకుంటుందో నిర్ణయించుకోవాలి మరియు ఈ నిర్ణయాలు మీ కోసం ప్రణాళిక సంస్థ అభివృద్ధిని ఎలా నిర్ణయిస్తాయి మీ పరిహార ప్రణాళికను నిర్ణయించేటప్పుడు ఈ కారకాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం రెండు నమూనాలు మేము దాని గురించి మాట్లాడతాము పరిహారం యొక్క ఈక్విటీ ని నిర్ధారించడానికి ఉపయోగించవచ్చు ఒక దానిని పంపిణీ న్యాయం మోడల్ అంటారు ఇప్పుడు ఈ మోడల్ ప్రకారం మార్పిడి ఫలితాల మంచి కోసం సంస్థకు రచనలు లేదా ఇన్పుట్ నేను సెక్స్ మొత్తం పనిని ఉంచాను నేను వై మొత్తాన్ని పొందాలి అది నా సొంత అంతర్గత వ్యక్తిగత ఈక్విటీ నాకు ఒక రకమైన వేతనం రావాలి నేను ఉంటే ఈ ఎక్కువ పని చేయడం దాని కోసం ఇంత డబ్బు సంపాదించాలి లేదా చాలా ప్రయోజనాలు లేదా దీనికి చాలా పరిహారం అది న్యాయమైన నా భావం మేము నిరంతరం కూడా ఇతరులతో మన సంస్థలో వచ్చిన వారితో పోల్చాము ఒకే రకమైన నైపుణ్యాలతో మేము చేస్తాము మరియు సృష్టించాము లేదా అదే రకమైన పనిని చేస్తాము కాబట్టి మేము ఎక్కువ డబ్బు నేను ఎందుకు పొందడం లేదు కాబట్టి అందుకుంటున్నది ఇది ప్రయోజనం నాకు ఎందుకు కాదు అది ఒక విషయం అది నిరంతరం జరుగుతోంది మరియు ఇతర విషయం నిరంతరం జరుగుతోంది నేను నిరంతరం నన్ను నా వెలుపల సంస్థ శక్తులతో పోలుస్తున్నాను కాబట్టి మరొక సంస్థలో ఉంది నేను మీకు చెప్పినట్లుగా ఇది పొందుతోంది చాలా డబ్బు ఈ ప్రయత్నం కోసం ఈ నైపుణ్యం చాలా చాలా సవాళ్లు ఇవి చాలా రోజుల పని నేను వీలైతే కనీసం ఎక్కువ డబ్బు లేదా అంతకంటే ఎక్కువ పొందాలి మనందరికీ ఎక్కువ డబ్బు కావాలి మరియు మేము ఒక విధమైన గరిష్ట ప్రయోజనాన్నిపొందాలనుకుంటున్నాము మనము అవసరమైన పని ఉంచడం ద్వారా మనం పెట్టగలిగేది కాబట్టి మనమందరం ప్రయత్నించి మనల్ని పోల్చండి మరియు మన చుట్టూ ఏమి జరుగుతోంది కనుగొనండి ఎప్పుడూ వారి ఇన్పుట్లు మరియు అవుట్పుట్ల నిష్పత్తి ఇతర ఉద్యోగులతో సమానంగా ఉన్నప్పుడు వారు చాలా చెల్లించపడతారని ఉద్యోగులు భావిస్తారు ఉద్యోగ డిమాండ్ వారి సొంత మాదిరిగానే ఉంటాయి కాబట్టి ఉద్యోగులు అనుకుంటారు ఒకసారి మనకు అనిపిస్తే మేము మొత్తంగా ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఒక నిర్దిష్ట నిష్పత్తి ఉంటే మాకు చాలా వేతనం లభిస్తుంది మరియు నిష్పత్తి మేము చేసే పని ఒకే వ్యక్తులతో పోలుస్తుంది ఇప్పుడు ఇతర మోడల్ మనం ఉపయోగించవచ్చు దీనిని పంపిణీ న్యాయం మోడల్ ఎక్కడైతే మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటామో కార్మిక మార్కెట్ నమోనా ఇక్కడ ఏదైనా వృత్తి వేతనం ఒక దశలో సెట్ చేయబడింది ఇక్కడ మార్కెట్లో శ్రమ సరఫరా డిమాండ్ సమానం కాబట్టి ఆర్థిక శాస్త్రంలో మీకు డిమాండ్ మరియు సరఫరా వక్రత ఉంది కాబట్టి నేను దీన్ని మీకోసం గీస్తాను కాబట్టి మీకు శ్రమ సరఫరా ఉంది అది పెరుగుతోంది ప్రజలు ఎక్కువ శిక్షణ పొందుతున్నారు మరియు శ్రమకు డిమాండ్ తగ్గుతోంది మరియు ఈ పాయింట్ వద్ద ఈ 2 సంతులనం అవుతుంది కార్మిక సరఫరా పెరిగేకొద్దీ శ్రమకు డిమాండ్ తగ్గుతుంది మరియు ఈ పాయింట్ వారు సమతుల్యం చేసే ప్రదేశం కాబట్టి మేము ఈ సమయంలో నిర్ణయిస్తాము వేతనం ఎలా ఉండాలి ఏదైనా ఎక్కువ మనకు ఎక్కువ శ్రమ ఉంటే లోపలికి రావడం వారి వేతనాలు తగ్గే అవకాశం ఉంది మనకు తక్కువ శ్రమ ఉంటే దీని నుండి ఈ సమయంలో పాయింట్ వద్ద మనకు తగినంత శ్రమ లేకపోతే వారి వేతనాలు ఒక దశకు పెరిగే అవకాశం ఉంది మరియు అప్పుడు వారు దిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కార్మిక మార్కెట్ నమోనా అప్పుడు మేము ఈక్విటీ ని ప్రయత్నించి సమతుల్యం చేస్తాము మేము అంతర్గత మరియు బాహ్య ప్రయత్నించి ఒక సంస్థను స్థాపించాము మేము పరిహార ప్రణాళికల గురించి మాట్లాడినప్పుడు ఒక సంస్థ కోసం మేము అంతర్గత మరియు బాహ్య ఈక్విటీ రెండింటిని ప్రయత్నిస్తాము మేము ప్రయత్నించి ఉద్యోగులకు సరసమైన భావనను ఇస్తాము వారు ఏమి సంపాదిస్తున్నారు మరియు ఇతరులు వారి స్థానాల్లో ఒకే సంస్థలో మరియు ఇతర సంస్థలు సంపాదిస్తున్నాయి మరియు మేము వారికి సరసమైన భావాన్ని ఇస్తాము దీనికి సవాలు ఏమిటంటే ఒకటి అధిక సామర్ధ్య ఉద్యోగులు లేదా సూపర్ స్టార్లు ప్రజలను ఆలోచించండి ఎవరు చాలా ఎక్కువ చేస్తారు వారు భావిస్తున్నారు మరొకటి పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులు లేదా వెనుకబడిన సంస్థలు కాబట్టి మాకు ప్రజలు ఉన్నారు వారు అక్కడే కూర్చుంటారు వారు బిజీగా కనిపిస్తారు మరియు తేలికగా తీసుకుంటారు ఇతర వెనుకబడిన సంస్థలు ఈ వ్యక్తులతో ఏమి చేయాలి మేము వారికి ఎలా పరిహారం ఇస్తాము మేము ఎలా వారి జీతాలను తగ్గించాలి మేము వాటిని విసిరివేస్తామా నా ఉద్దేశ్యం కానీ సూపర్ స్టార్లతో వివరించడంలో ఉంది పెద్ద సవాలు మూడవ సవాలు ఏమిటంటే జీతం ఆశించకుండా అవసరమైన నైపుణ్యాన్ని నిలుపుకోవడం ఈ శిక్షణ పారడాక్స్తో మళ్లీ సంబంధం కలిగి ఉంటుంది నేను నా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తాను నేను నా ఉద్యోగులకు బోధిస్తాను నేను వారి శిక్షణలో పెట్టుబడి పెడతాను ఆపై వారు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతారు నేను ఏమి చేయాలి కాబట్టి నాకు ఒక అభ్యాసం ఉంది మీకోసం చేయండి మీరు తరగతిలో ఉండగలరు నేను మూలం చేయను కానీ ఇది మీకు సహాయం చేస్తుంది మేము దీనితో ఎక్కడికి వెళుతున్నామో కొంత అవగాహన పొందండి కాబట్టి అభ్యాసం మీకు వీలైతే బాగుంటుంది వివిధ రకాలైన సంస్థలు అంతర్గత మరియు బాహ్య ఈక్విటీ ని స్థాపించడానికి వ్యూహాలతో ప్రయత్నించండి మరియు ముందుకు రండి ఆధారిత సంస్థలు వర్సెస్ సేవా పరిశ్రమ సేవ పరిశ్రమ వర్సెస్ తయారీ రంగం కాబట్టి ఈ చర్చలు జరపండి మరియు ఒక అనుభూతిని పొందండి ఎక్కడ విషయాలలో ఒకరు సమతుల్యం పొందుతారు ఎక్కడ ఏ సమయంలో ఉద్యోగులు సుఖంగా ఉంటారు సరైన లేదా తప్పు సమాధానం ఇది ఆలోచన ప్రక్రియ అది లెక్కించబడుతుంది కాబట్టి దయచేసి దీన్ని ప్రయత్నించండి మరియు మీ తోటి వారితో చేయండి మీ స్నేహితులతో మీ స్నేహితులతో దీని గురించి చర్చించండి మరియు బయటకు వచ్చే వాటిని చూడండి మరియు నాతో సంకోచించకండి మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నేను మీకు ప్రతిస్పందిస్తాను మరొక విషయం ఏమిటంటే ఈరోజు మనం మాట్లాడతాము పరిమళ ప్రణాళికల వ్యూహాత్మక ఏకీకరణ మరియు వ్యాపార ప్రణాళికలు మన పరిహార ప్రణాళికలను మన వ్యాపార ప్రణాళికలతో వ్యూహాత్మకంగా సమగ్ర పరచాలి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లు మేము మా ఉద్యోగులకు పరిహారం చెల్లించాలి మేము వారికి డబ్బు ఇవ్వవలసిన అవసరం ఉంది మేము వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి మేము వారికి ప్రయోజనాలను ఇవ్వాలి మేము కూడా మేము లాభాలను అర్జించాల్సిన అవసరం ఉంది మరియు ఆ ఉద్యోగులు మాతో తగినంత నిబద్ధతతో ఉంటారు కాబట్టి దీన్ని చేయడానికి పరిహారం ఒక కీలక నియంత్రణ మైనదిగా ఉంటుందని మనము గుర్తించాలి మరియు ప్రోత్సాహక యంత్రాంగం అది నిర్వహణ ద్వారా సరళంగా ఉపయోగించబడుతుంది వ్యాపార లక్ష్యాలు సాధించడానికి పరిహారం మాకు సహాయపడుతుంది మా వ్యూహాత్మక లక్ష్యాల వైపు వెళ్ళండి మరియు మేము దీనిపై చాలా శ్రద్ధ వహించాలి మరొక విషయం ఏమిటంటే పే సిస్టమ్స్ ఏకీకరణ మరియు వ్యాపార వ్యూహ సూత్రీకరణ మేము ఈ రెండింటిని ఒకదానితో ఒకటి కలుపుకోవాలి నేను చెప్పను వ్యాపార వ్యూహం పే సిస్టం లపై ఆధారపడి ఉండాలి లేదా ఇతర మార్గాలలో ఉండాలి కానీ అవి ఒకదానితో ఒకటి కలుపుకోవాలి మేము ఎలా నిర్వహిస్తాము మా వ్యాపారం యొక్క వివిధ ప్రజలలోకి ఎంత డబ్బు వెళ్తుంది మనము మా వ్యాపారం గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమి తెలుసుకోవాలి మా వ్యాపారం ఏ దశలో ఉంది మరియు మేము శిక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడాము వ్యాపారం ఇప్పుడే ఏర్పాటు చేయబడినప్పుడు మీకు వ్యవస్థాపకులు అవసరం మీకు రిస్క్ తీసుకునేవారు కావాలి మీకు డబ్బు ప్రయోగంలో పెట్టుబడి పెట్టడానికి అవసరం కావచ్చు వ్యాపారం కొద్దిగా స్థిరికరించినప్పుడు ఎప్పుడు పరిపక్వం చెందుతుంది పెద్ద మొత్తంలో డబ్బు నిర్వహణకు వెళుతుంది మరియు వ్యాపారం క్షీణించినప్పుడు మళ్ళీ మీరు వ్యాపారాన్ని పునరుద్ధరించడంలో మరియు దాని పోటీదారులతో వేగవంతం చేయడంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి కాబట్టి మరియు ఎలా మీరు వ్యక్తులను కనుగొంటారు ఎవరు చేయగలరు మీరు వారికి ఏమి ఇవ్వాలి వాటిని నడిపించేది ఏమిటి మీరు ఆ విషయాలను గుర్తించాలి కాబట్టి బహుశా మీరు వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ పరిహారం ప్రణాళికలు ఉద్యోగులను ఆలోచించడం లో సహాయపడే ప్రోగ్రామ్లను కలిగి ఉంటాయి కాబట్టి మీరు శిక్షణ మరియు అభివృద్ధి కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు సంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఉద్యోగుల యొక్క శిక్షణ మరియు పరిశోధన మరియు అభివృద్ధి చేయడం మీరు స్వతంత్ర ఆలోచనాపరులైన ప్రజలను పొందండి వాటిపై చాలా ఆంక్షలు విధించవద్దు మరియు వారికి స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇవ్వండి మరి వారి మృత్తికలు అన్వేషించడానికి వారికి చాలా డబ్బు ఇవ్వండి శిక్షణ ప్రయోజనాలలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఉదాహరణకు వారిని వెళ్ళనియండి మరియు కొంత అదనపు విద్యను పొందండి ప్రజలను పిలవండి నేను ఎలా చేయగలను అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను ఈ విషయాలను ఏకీకృతం చేయండి నీ సంస్థ స్థిరమైన పరిపక్వ దశలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు చేయాలి ఈ దశకు తీసుకువెళ్ళిన ఈ వ్యక్తులను ఉంచాలి కాబట్టి మీరు సెలవులు మరియు ప్రయోజనాలు ఇవ్వవచ్చు మరియు వారికి తగినంత డబ్బు ఇవ్వండి మరియు వాటిని భర్తీ చేయండి సరిపోతుంది కాబట్టి వారు సంస్థను ఎక్కడ ఉందో అక్కడే వారు సహకరిస్తూ ఉంటారు మరియు ఇది స్థిరమైన వేగంతో పెరుగుదలకు సహాయం చేస్తుంది కాబట్టి మీకు సీనియర్ ఉద్యోగులు అవసరం కాబట్టి అవి ఏమిటో మనం కనుగొనవలసిన అవసరం ఉంది బహుశా పాఠశాల ప్రయోజనాలు ఉన్నాయి బహుశా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వారు వెళ్ళిపో రు కాబట్టి నా ఉద్దేశ్యం ఈ విషయాలన్నీ చాలా క్లిష్టమైనవి మీరు ఉద్యోగుల వయసు మనసులో ఉంచాల్సిన అవసరం ఉంది మీరు వారి జీవిత దశను దృష్టిలో ఉంచుకోవాలి మీరు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి మీరు గుర్తించుకోవాలి చాలా విషయాలు మనసులో ఉంచుకోవాలి తదుపరి పే పరిగణనలను ఏకీకృతం చేయడం వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ప్రక్రియలు కాబట్టి మీరు మీ ఉద్యోగులకు ఎలా పరిహారం ఇస్తారు మరి ఎలా మీరు ఎక్కువ డబ్బు ఇస్తారా మరియు ఈ నిర్ణయాత్మక ప్రక్రియతో మీరు ఎలా వ్యూహరచన చేస్తారు మీరు నిజంగా జాగ్రత్త వహించాలి తదుపరి సంస్థ యొక్క పనితీరును విజయానికి అంతిమ సమానంగా చూడటం వ్యూహాత్మక వేతన నిర్ణయాలు మరియు కార్యాచరణ పరిహార కార్యక్రమాలు రోజు చివరిలో అది డబ్బు సంపాదించడం గురించి ఈ రోజు చివరిలో ఇది లాభాల గురించి సంస్థ మనుగడ కోసం డబ్బు అవసరం కాబట్టి రోజు చివరిలో లాభాల గురించి ఇదంతా వ్యూహరచన మరియు మా అవుట్పుట్ను లాభాల పరంగా లెక్కించాలి మేము సంపాదించాము ఇన్పుట్ దీనిలోకి వెళ్ళింది ఆపై బహుశా అభిప్రాయం ప్రకారం విషయాలను సవరించండి మేము వివిధ దశల నుండి స్వీకరిస్తాము ఎలా మేము ఈ కార్యక్రమాలను అమలు చేస్తాము కాబట్టి మీరు పరిహార ప్రణాళికలను మీ వ్యాపార ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ఏకీకృతం చేస్తారు మరియు మీరు మీ వ్యాపార ప్రణాళికను అంచనా వేసినట్లు మీరు కూడా చూడాలి ఈ రెండు ఇంటర్ పురిబెట్టు మరియు వారు ఒకరినొకరు ఎలా తినిపిస్తారు ఎలా ఒకదానిపై ఒకటి చాలా ప్రభావం కలిగి ఉన్నారు మీరు వాటి నుండి బయటపడతారు మరియు ఎలా మీరు వాటిని వ్యూహాత్మకంగా సమలేఖనం చేయాలి కాబట్టి మీకు లభించే గరిష్ట మొత్తం ప్రయోజనం నుండి మీరు ఏమి చేస్తారు కొన్ని స్పష్టీకరణలు మనము మాట్లాడేటప్పుడు పనితీరు వర్సెస్ సభ్యత్వం పనితీరు మీ అవుట్పుట్ యొక్క కొలత సభ్యత్వం అంటే మీ వద్ద ఉన్న సంస్థ దశ కాబట్టి మనము పనితీరు వర్సెస్ సభ్యత్వ సంబంధిత పరిహారం మాట్లాడేటప్పుడు పనితీరు అనిశ్చిత పరిహారం దానిపై ఆధారపడి ఉంటుంది లేదా దీనికి సంబంధించినది లేదా అది సూచిస్తుంది సాంప్రదాయ ముక్క రేటు ప్రణాళికలు వీటిపై ఆధారపడి ఉంటాయి ముక్క రేటు ప్రణాళికలు ఉత్పత్తి యూనిట్ల ఆధారంగా చెల్లించండి కాబట్టి ఇది మీరు చేసే వస్తువుల సంఖ్య కాబట్టి ఇది ఇక్కడ మీ డబ్బు మరియు మీకు అమ్మకపు కమీషన్లు ఉన్నాయి మీకు బహుమతులు ఉన్నాయి కాబట్టి ఉత్పాదక రంగంలో మీరు చెప్పేది సరే మీ యంత్రం ఉత్పత్తి చేస్తే ఇవి చాలా విషయాలు ఉన్నాయి ఈ డబ్బు మొత్తం మీరు పొందుతారు మీ యూనిట్ ఉత్పత్తి చేస్తే 500 కార్లు చెప్పండి నెలలో ఇది మీకు లభిస్తుంది మరియు అమ్మకపు కమిషన్లు వినియోగదారులను మీరు తీసుకువస్తే ఇవి చాలా ఉన్నాయి మీరు మా ఉత్పత్తిని లేదా సేవను ఈ చాలా మంది వినియోగదారులకు విక్రయిస్తే ఈ మొత్తం డబ్బు మీరు పొందుతారు మరియు విధి యొక్క పిలుపుకు మించి మరియు దాటి వెళ్లి' వై' చేస్తే అప్పుడు ఈ డబ్బు మొత్తం మీరు పొందుతారు కాబట్టి అదే పనితీరుకు నిరంతర పరిహారం సభ్యత్వం నిరంతర పరిహారం అంటే మీరు అదే లేదా ఇలాంటి వేతనాన్ని ప్రతి ఉద్యోగి అందిస్తారు ఇచ్చిన ఉద్యోగంలో స్పెల్లింగ్ పొరపాటు గురించి నన్ను క్షమించండి ఖాళీ ఉండాలి ఇక్కడ ఉద్యోగి సాధించినంత కాలంకనీసం సంతృప్తికరమైన పనితీరు ఉండాలి కాబట్టి నీకు ప్రాథమిక వేతనం ప్రాథమిక జీవితం ప్రజలు కనీసఅవసరం లేదు సంస్థలోకి వెళ్లడం ద్వారా జీతం పురోగతి జరుగుతుంది ప్రస్తుత ఉద్యోగం చేయడం ద్వారా కాదు మంచిది మీరు గొప్ప ఉద్యోగి కావచ్చు కానీ మీకు పెరుగుదల లభించదు అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రమోషన్ లభిస్తుంది ఇది సాంప్రదాయకంగా ఏమి జరుగుతుంది సాధారణ ప్రభుత్వ సంస్థలలో ప్రతి సంవత్సరం మీ ఇంక్రిమెంట్లను పొందుతారు మరియు చేయలేకపోతే ఏదో తీవ్రంగా తప్పు మీ ఇంక్రిమెంట్ వస్తుంది ఆపై మీరు పైకి వెళ్ళినప్పుడు తదుపరి ర్యాంక్ ఇది నిజంగా తేడా లేదు కానీ వారు ఏదో మంచి చేశారు కదా మీ జీతం ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది మీరు వద్ద ఉన్నారు మరియు దానిని సభ్యత్వ ఆగంతుక పరిహారం అంటారు మాకు వ్యక్తిగత వేతనానికి వ్యతిరేకంగా ఉద్యోగం ఉంది నాలెడ్జ్ బేస్డ్ పే లేదా స్కిల్ బెస్ట్ పే సూచిస్తుంది వాస్తవానికి ఉద్యోగులు లేదా ఉద్యోగులకు చెల్లించే జీతం ఉద్యోగాల ఆధారంగా వారు పేదల లేదా ప్రతిభను వారు విజయవంతంగా అన్వయించవచ్చు వివిధ రకాల పనులకు మరియు పరిస్థితులు కాబట్టి అంటే జాబ్ వర్సెస్ లేదా నాలెడ్జ్ బేస్డ్ పే ఇది పరిస్థితులలో ఉత్తమంగా పని చేస్తుంది సాంకేతికత స్థిరంగా ఉన్నచోట ఉద్యోగాలు ఎక్కడ తరచుగా మారవు కాబట్టి మీరు ఒక నిర్దిష్టమైన పని చేస్తారు అన్ని సమయాల్లో మరియు మీరు దీన్ని బాగా చేస్తారు మరియు మీరు చాలా డబ్బు పొందుతారు ఎందుకంటే అవుట్ ఫుట్ మీ నైపుణ్యాలు దోహదం చేస్తున్నాయి కాబట్టి అది ఉద్యోగ ఆధారిత వేతనం మీ నైపుణ్యాలు వనరు అవుతుంది మనం మానవుడి గురించి మాట్లాడినప్పుడు వనరుల నిర్వహణ మీకు ఉన్న నైపుణ్యాలు వనరులుగా మారతాయి మరియు ఈ నైపుణ్యాలలో తిరగండి అవుట్పుట్లో ఫలితం ఉంటుంది ఇది కొలవగలది ఇది స్పష్టంగా ఉంటుంది కాబట్టి అది ఉద్యోగ ఆధారిత వేతనం మీ నైపుణ్యాలు వనరు అవుతాయి మనం మానవుడి గురించి మాట్లాడినప్పుడు వనరుల నిర్వహణ మీకు ఉన్న నైపుణ్యాలు వనరులుగా మారతాయి మరియు ఈ నైపుణ్యాలలో తిరగండి అవుట్పుట్లో ఫలితం ఉంటుంది ఇది కొలవగలది ఇది స్పష్టంగా ఉంటుంది ఉద్యోగులు ఉన్నచోట ఒకరినొకరు తరచుగా కవర్ చేసుకోవలసిన అవసరం లేదు ఎక్కడ మీరు అదే చేస్తారు ఉద్యోగం రోజు తర్వాత రోజు వారం తరువాత వారు నెల తర్వాత నెల మరియు ఎక్కడ చాలా శిక్షణ అవసరం ఉంది ఇచ్చిన ఉద్యోగం నేర్చుకోవడం కాబట్టి మీరు కోడింగ్ చేస్తున్నారు కావచ్చు మీరు వ్రాస్తున్నారు మీరు శారీరకంగా ఏదైనా చేయండి కాబట్టి ఎలా చేయాలో మీరు నేర్చుకుంటారు ఆపై మీరు దీన్ని చేస్తూనే ఉంటారు మళ్లీ మరియు మళ్ళీ మళ్లీ మళ్ళీ టర్నోవర్ చాలా తక్కువ కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్నారు సుదీర్ఘకాలం ఉద్యోగులు కాలక్రమేణా ర్యాంకుల ద్వారా పైకి కదలాలని భావిస్తున్నారు ఉద్యోగాలు పరిశ్రమలో ప్రామాణికం చాలా ఉన్నాయి అదే రకమైన పని చేయవలసి ఉంది మరియు తరువాత తదుపరి స్థానం తెరుచుకుంటుంది మీకు ర్యాంకులు పెరుగుతారు మీరు కొత్త దాన్ని నేర్చుకుంటారు మరియు మీరు దీన్ని చేస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ ఆపై మీరు పైకి కదులుతారు మరియు అదే పని చేస్తారు కాబట్టి ఇందులో ఒక రకమైన సెటప్ ఈ ఉద్యోగ ఆధారిత వేతనం మరింత వర్తిస్తుంది ఇది ఆ సమయంలో ఉత్తమంగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఇది ఇంతకు ముందు ఎలా చర్చించింది ఇది నిరంతర పరిహారం సభ్యత్వం ఎలా భిన్నంగా ఉంటుంది సభ్యత్వ ఆగంతుక పరిహారం మీకు ఉన్న అవుట్పుట్ కు సంబంధించినది కాదు ఉంటే కూడా మీ ప్రస్తుత ర్యాంక్ మార్పు యొక్క డిమాండ్లు మీకు ఇప్పటికీ అదే వేతనం లభిస్తుంది ఈ సందర్భంలో మేము ఉన్నప్పుడు ఉద్యోగ ఆధారిత వేతనం గురించి మాట్లాడండి ఉద్యోగ వివరణల డిమాండ్లు మారితే అప్పుడుమార్చడానికి చెల్లింపు అవుతుంది ఉద్యోగ వివరణకు జీతం ముడిపడి ఉంది మరియు ఉద్యోగ వివరణను ర్యాంకు ద్వారా గుర్తించవచ్చు మీకు లభించే లేదా హోదా మీకు ఉంది కనుక ఈ సభ్యత్వం నిరంతర పరిహారంలో ర్యాంక్ ఆకారాన్ని మార్చగలదు ఇక్కడ అ ర్యాంక్ అదే ర్యాంక్ అదే విధంగా ఉంది లేదా హోదా అలాగే ఉంది ఆ పని వివరణ మారవచ్చు ఇక్కడ అదనపు ఉద్యోగ వివరణలు జోడించబడ్డాయి కాబట్టి కొన్ని ఎక్కడ తేడా వ్యక్తి ఆధారిత వేతన వ్యవస్థ ఉత్తమంగా పని చేస్తుంది సంస్థ సాపేక్షంగా విద్యావంతులైన శ్రామిక శక్తిని కలిగి ఉన్నప్పుడు విభిన్న ఉద్యోగాలు నేర్చుకునే సామర్థ్యం మరియు సుముఖతతో కాబట్టి మీరు నైపుణ్యాల సమితితో వస్తారు ఆపై మీరు విభిన్న విషయాలను నేర్చుకుంటారు మరియు మీరు ర్యాంకులను పెంచుతారు కాబట్టి మీరు బాగా చదువుకున్నారు మీరు పరిస్థితికి అనుగుణంగా ఉంటారు అది వ్యక్తిగత ఆధారిత వేతన వ్యవస్థ సంస్థ యొక్క సాంకేతికత మరియు సంస్థ నిర్మాణం తరచుగా మారుతాయి కాబట్టి అదే మరొక ప్రదేశం ఇక్కడ వ్యక్తిగత ఆధారిత వేతన వ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తుంది అప్పుడు సంస్థ అంతటా ఉద్యోగుల భాగస్వామ్యం మరియు జట్టు కృషిని ప్రోత్సహిస్తారు పైకి కదలికకు అవకాశాలు పరిమితం మీకు పైకి కదలికకు చాలా అవకాశాలు లేవు కానీ ప్రస్తుత ఉద్యోగంలో మీరు చాలా విషయాలు చేస్తారు కాబట్టి ఇది మరొక ప్రదేశం ఇక్కడ ఈ రకమైన వ్యక్తిగత ఆధారిత వేతన వ్యవస్థ చాలా ఉంది ఉపయోగపడిందా అప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చేస్తూనే ఉంటారు మీరు ఏమి చేస్తున్నారో మరియు మీరు ఉత్తమంగా చేస్తారు మీరు చేయవచ్చు కానీ పురోగతి లేదు ఇది ఇప్పుడే ఆధారపడి ఉంటుంది మీరు ఏమి నేర్చుకోవచ్చు మరియు మీరు ఏమి సహకరించగలరు కోల్పోయిన ఉత్పత్తి పరంగా ఉద్యోగుల ధర్నా ఓవర్ మరియు హాజరుకాని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఉద్యోగం సంక్లిష్టమైనది ఉద్యోగం యొక్క డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మంది ప్రజలు మారాలి అని కోరుకోరు ప్రజలు లేనట్లయితే అది అవుట్పుట్ యొక్క నాణ్యత పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది వ్యక్తిగత ఆధారిత ఉత్పాదక వాతావరణంలో నిరంతర ప్రక్రియపై ఆధారపడే చెల్లింపు ప్రణాళికలు సాధారణం సాంకేతికతలు ఒక కర్మాగారం మీరు అదే పని చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మరియు మళ్ళీ కాబట్టి ఇక్కడే ఇది ఉత్తమంగా పనిచేస్తుంది పే నిర్మాణం మరియు స్థాయి యొక్క కొన్ని నిర్ణయకాలు మీరు ఎలా సృష్టించాలో నిర్ణయించే కొన్ని విషయాలు పే స్ట్రక్చర్ నంబర్ వన్ కార్మిక మార్కెట్ పరిస్థితులు ప్రపంచంలో మీ చుట్టూ ఏమి జరుగుతోంది మీలాగే అదే నైపుణ్యంతో ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీరు చేస్తున్న అదే పని ఎవరు చేయగలరు మరియు సంస్థ అవసరం ఏమి లెజిస్లేషన్ రక్తం ఏమి చెబుతుంది చట్టం ఉద్యోగి కనీస వేతనం ఇవ్వమని చెబుతుంది ఒక ఉద్యోగికి ఇవ్వాలి తయారీ రంగంలో ఎక్స్ కాబట్టి మీరు ఈ జీతం మీరు మీ ఉద్యోగుల కోసం నిర్ణయిస్తారు దానికంటే తక్కువ ఉండకూడదు అది చట్టం సామూహిక బేరసారాలు అన్ని అన్ని సమయాలలో జరుగుతాయి చాలా సమయం విద్యార్థులు దీన్ని చేస్తారు వారు ఎక్కడి నుంచో ప్రత్యేక ఆఫర్ పొందవచ్చు ఆపై వారు తమ ఆ ఆఫర్ లేఖను తీసుకుంటారు మరియు అవి చాలా అలా కలిసిపోతాయి ఒక సంస్థ విద్యార్థులను తీసుకోవాలని నిర్ణయించుకుంటే ప్రత్యేకంగా కళాశాల లేదా పాఠశాల వారు ఈ ఉద్యోగులందరినీ తీసుకుంటారు వారు వారికి ఒక నిర్దిష్ట ఆఫర్ ఇస్తారు మరియు వారు అందరూ చాలా గొప్పవారు వారందరూ ఒక నిర్దిష్ట చాలా నిర్ధిష్ట నైపుణ్యాల జట్టు మరియు వారు చెప్పవచ్చు మేము మీతో కలవము మనమందరం జీతాలు పొందే అంతవరకు అంటే మా దగ్గర ఉన్న దానికంటే ఎక్స్ శాతం ఎక్కువ కాబట్టి ఇది సామూహిక బేరసారాలు మీరు మన జీతాలు పెంచే వరకు మనమందరం పనికి రాము చాలా ఎక్కువ మరియు దానిని సామూహిక బేరసారాలు అంటారు ఇది వేతనాల ఫలితం ఇది సంబంధిత కార్మిక మార్కెట్లో కార్మికుల ప్రవర్తన యొక్క ఫలితం కాబట్టి మేము చూస్తాము మా పోటీదారులు ఏమి చేస్తున్నారు ఆపై మనమందరం సరే అని చెబుతాము పైలట్లు ఎవరు పనికి రావడం లేదు ఈ రోజు ఏమి జరుగుతుందో చూద్దాం ఈ రోజు వైద్యులు ఎవరు పనిలోకి రావడం లేదు చూద్దాం ఏమి జరుగుతుందో ఢిల్లీలో సఫాయి కరామ్ చారీస్ క్లీనింగ్ స్టాప్ పనికి రావడం లేదు ఏమి జరుగుతుందో చూడండి మన మందరం సమ్మెకు వెళ్దాం మనమందరం ప్రయత్నించి ప్రజలను ఒప్పించి మా జీతాలను నిర్ణయించండి కాబట్టి అది సామూహిక బేరసారాలు నిర్వాహక వైఖరులు మరియు సంస్థ యొక్క పే సామర్ధ్యం కాబట్టి ఇవన్నీ మేము ఇచ్చే స్ట్రక్చర్ మరియు జీతం మా ఉద్యోగుల స్థాయిని నిర్ణయిస్తాయి ఇప్పుడు ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగుస్తుంది తదుపరి ఉపన్యాసంలో మేము ప్రోత్సాహక మరియు బహుమతి వ్యవస్థలను చర్చిస్తాము కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు దయచేసి ఏదైనా గందరగోళాలు గమనించండి మీకు ఉండవచ్చు మరియు నేను తరువాతి ఉపన్యాసంలో దీనితో కొనసాగుతాను ధన్యవాదాలు